కాబట్టి ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఇప్పటివరకు మేము వివిధ రకాలైన అసెస్మెంట్లను చూసాము అవి ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ మీ కోర్సులో మీరు ఎన్ని ఫార్మాటివ్ అసెస్మెంట్ నిర్వహించబోతున్నారో మీకు తెలిస్తే మీరు కోర్సు అసెస్మెంట్ ప్లాన్ వైపు పనిచేయడం ప్రారంభించవచ్చు కాబట్టి కోర్సు అసెస్మెంట్ ప్లాన్ అంటే ఏమిటి ఉపాధ్యాయుడిగా మేము మా ఉపన్యాసాలు మరియు ఇతర అభ్యాస కార్యకలాపాల రూపకల్పన మరియు అభివృద్ధిలో చాలా సమయాన్ని వెచ్చిస్తాము ఈ ప్రశ్నను మనమే మనం అడగాలి పరీక్షలు మరియు ఇతర అసెస్మెంట్ కార్యకలాపాల రూపకల్పనలో మనం నిజంగా ఎన్ని గంటలు పెట్టుబడి పెడతాము ఇప్పటివరకు మనం ఏది మాట్లాడినా మనం అసెస్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థుల కోణం నుండి ఇది చాలా ముఖ్యం అని గ్రహించడం చాలా ముఖ్యం ఎందుకంటే వారి మార్కులు మరియు గ్రేడ్ల ఆధారంగా వారు వేరే ఉద్యోగానికి లేదా ఉన్నత విద్యకు వెళతారు మరియు మేము ఇంతకుముందు చెప్పిన అన్ని కారణాలలో ఉన్నత విద్య బోధన మరియు అభ్యాసంలో అసెస్మెంట్ చాలా ముఖ్యమైన అంశం అవుతుంది అందువల్ల మనం అసెస్మెంట్ ప్లాన్ రూపకల్పనలో సమయం గడపడం కూడా అంతే ముఖ్యం కాబట్టి మంచి అసెస్మెంట్ ప్లాన్ యొక్క అన్ని లక్షణాలు ఎలా ఉండాలి మరీ ముఖ్యంగా మరియు నేను దీన్ని ఎప్పటికప్పుడు హైలైట్ చేయాలనుకుంటున్నాను అసెస్మెంట్ టాస్క్ లెర్నింగ్ అవుట్కం అమరికలో ఉండాలి అంటే ఇది లెర్నింగ్ అవుట్కంలో ఉపయోగించిన యాక్షన్ వర్బ్తో అమరికలో ఉండాలి ఈ లెర్నింగ్ అవుట్కం ఆధారంగా అసెస్మెంట్ టాస్క్ రూపొందించబడిన తర్వాత మేము డేటాను సేకరిస్తాము ఆపై వాస్తవంగా ఉద్దేశించిన లెర్నింగ్ అవుట్కం పరిష్కరించబడిందా లేదా అని చూడటానికి ఉపయోగించవచ్చు అందువల్ల అసెస్మెంట్ ప్లాన్ ఒక నిర్దిష్ట ఆశించిన అభ్యాస ఫలితంలో లేదా మన అభ్యాస ఫలితంలో మేము ఉపయోగించిన కొలవగల యాక్షన్ వర్బ్లో లక్ష్యాలను సాధించే విద్యార్థులను అంచనా వేయగలగాలి గ్రేడింగ్ పాలసీల గురించి కూడా అసెస్మెంట్ ప్లాన్ కవర్ చేయాలి ఇది విద్యార్థి ఎ ప్లస్ గ్రేడ్ లేదా బి గ్రేడ్ లేదా సి గ్రేడ్ను ఎలా సాధించగలదో మాకు తెలియజేస్తుంది ఆ ప్రమాణాలు మరియు ఆ గ్రేడింగ్ పాలసీ అన్నీ అసెస్మెంట్ ప్లాన్లో పొందుపరచబడాలి మరియు మేము దీనిని చేసినప్పుడు అసెస్మెంట్ ప్లాన్ ఇది సాధ్యమైనంత ఆబ్జెక్టివ్గా ఉండేలా చూడాలి అందువల్ల మరోసారి నేను అసెస్మెంట్ కేవలం ప్రశ్నపత్రాన్ని రూపొందించడం కంటే చాలా ఎక్కువ అని హైలైట్ చేయాలనుకుంటున్నాను దీనికి సరైన ప్రణాళిక అవసరం దీనికి అసెస్మెంట్ టాస్క్ రూపకల్పన అవసరం మొత్తం కోసం వివిధ రకాల అసెస్మెంట్ టాస్క్లను ఉపయోగించడం కోర్సు కానీ చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది కోర్సు కోసం వ్రాయబడిన అభ్యాస ఫలితాలతో అమరికలో ఉంటుంది అసెస్మెంట్ ప్లాన్ యొక్క ఫ్రేమ్వర్క్ ఏమిటో నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను మీరు అసెస్మెంట్ ప్లాన్లో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఎడమ వైపున ఉన్న స్లైడ్లో మేము ఇక్కడ చూస్తున్నది నేను చెప్పినట్లుగా మీరు చేయవలసిన మొదటి విషయం కోర్సు యొక్క లెర్నింగ్ అవుట్కం వ్రాయడం మీరు కోర్సు యొక్క అభ్యాస ఫలితాన్ని ఎడమ చేతి కాలమ్లో LO 1 2 3 మరియు 4 అని వ్రాయవచ్చు నేను ఈ ప్రత్యేకమైన లెర్నింగ్ అవుట్కం ఎలా అందించాలో ఆలోచించాలి కాబట్టి నా బోధనా అభ్యాస కార్యకలాపంగా ఉండబోతున్నది ఏది ఇది ఉపదేశ ఉపన్యాసం కానుందా లేదా అది ఒక ట్యుటోరియల్ లేదా విద్యార్థులు తరగతిలోనే చేతులతో చేసే అనుభవం అవుతుందా అని ఆలోచించాలి లెర్నింగ్ అవుట్కం మరియు బోధనా అభ్యాస కార్యకలాపాల ఆధారంగా మనం అసెస్మెంట్ను రూపకల్పన చేయాలి ఇది యాక్షన్ వర్బ్తో అమరికలో ఉండాలి మరియు తరువాత ఫీడ్ బ్యాక్ రెఫ్లెక్షన్స్ లేదా స్కోరింగ్ను ఎలా చేర్చబోతున్నాం అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ మీ అసెస్మెంట్ ప్లాన్ లేదా ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలో నేను మీకు ఉదాహరణ చూపించినప్పటికీ నిజమైన ప్రామాణిక ఫ్రేమ్వర్క్ లేదు మీరు మీ కోర్సు ఆధారంగా ఒక అసెస్మెంట్ ప్లాన్ రూపొందించవచ్చు మరియు దానిని మీ సందర్భంలో ఉంచవచ్చు కానీ మీ అసెస్మెంట్ ప్లాన్ యొక్క ముఖ్య లక్షణాలు లెర్నింగ్ అవుట్కం బోధనా అభ్యాస కార్యకలాపాలు లేదా డెలివరీ మోడ్ మరియు మీరు ఏ రకమైన అంచనా వేయబోతున్నారు అది ఫార్మేటివ్దా సమ్మేటివ్దా మరియు మేము విద్యార్థికి మరియు అధ్యాపక సభ్యునికి ఎలా నిర్ణయాలు ఇవ్వబోతున్నాం మీరు మీ అసెస్మెంట్ ప్లాన్ రూపొందించడం ప్రారంభించిన తర్వాత ఇది మరొక ఉదాహరణ మీరు మీ అభ్యాస ఫలితాన్ని ఒకటి రెండు రాయడం ప్రారంభించవచ్చు మరియు మీరు కోర్సు కోసం ఎన్ని అభ్యాస ఫలితాలను కలిగి ఉన్నారో బట్టి మీకు తెలుసు మీరు ఏమి అంచనా వేయబోతున్నారో మరియు మీరు ఎలా నిర్వహించబోతున్నారో లేదా సకాలంలో ఫీడ్ బ్యాక్ ఎలా ఇవ్వబోతున్నారో వ్రాయడం ప్రారంభించవచ్చు ప్రతి లెర్నింగ్ అవుట్కంకి మరోసారి మీకు ప్రత్యేక అభ్యాస అసెస్మెంట్ టాస్క్ అవసరం లేదు మీరు రెండు లేదా మూడు అభ్యాస ఫలితాలను మిళితం చేయవచ్చు మరియు ఒక నిర్దిష్ట అసెస్మెంట్ నిర్వహించవచ్చు నేను ఇక్కడ ఇచ్చిన ఈ ప్రత్యేక ఉదాహరణ ఎబెర్లీ సెంటర్ ఫర్ టీచింగ్ ఎక్స్లెన్స్ నుండి వచ్చింది మరియు నేను ఈ అసెస్మెంట్ ప్లాన్ను ఇష్టపడుతున్నాను ఎందుకంటే మీరు ఎడమ వైపున చూసేది లెర్నింగ్ అవుట్కం ఇది ఉపయోగించిన యాక్షన్ వర్బ్ను స్పష్టంగా తెలుపుతుంది మీ అభ్యాస ఫలితం రిమెంబర్ మీరు చూసినట్లయితే ఇది బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomyలో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది మరియు అభ్యాస ఫలితంతో అమరికలో ఉండటానికి నిర్వహించగల అసెస్మెంట్ ప్లాన్ రకం ఖాళీలు బహుళ ఎంపిక అంశాలు మరియు ఒకరు దీనిని కొలవగల మార్గం మరింత ఆబ్జెక్టివ్ మార్గం సరైన మరియు లోపాల సంఖ్యను ఇవ్వడం ద్వారా కొలుస్తుంది మరియు ఇక్కడ ఈ ప్రక్రియ చాలా ఆబ్జెక్టివ్ రెండవ అభ్యాస ఫలితాన్ని చూస్తే అప్లై ఇక్కడ నేను ఖాళీలు నింపడం వంటి అసెస్మెంట్ రకాన్ని ఇస్తే నిర్వహించిన బోధనా అభ్యాస కార్యకలాపాలతో విద్యార్థులు సంపాదించిన వాటిని వారి జ్ఞానాన్ని అప్లై చేయడానికి మేము నిజంగా అనుమతించడం లేదు తగిన రకమైన అసెస్మెంట్ వారికి సమస్య సమితులు లేదా ప్రయోగశాలలను ఇవ్వడం వారు తరగతిలో నేర్చుకున్న వారి జ్ఞానాన్ని వారు అప్లై చేయవచ్చని మీకు తెలుసు మరియు మేము దీనిని కొలవగల మార్గం వారికి స్కోర్లు ఇవ్వడం ద్వారా వారికి ఏ రకమైనదాన్ని బట్టి చెక్లిస్టులను ఇవ్వడం ద్వారా అసెస్మెంట్ మేము ఎంచుకున్నాము అలాగే రుబ్రిక్ల రూపకల్పన అంటే ఈ రకమైన అసెస్మెంట్ టాస్క్లు వారికి స్కోర్లను చాలా ఆబ్జెక్టివ్ మార్గంలో ఇవ్వడం కష్టం నేను అన్ని అసెస్మెంట్లతో ముందే చెప్పినట్లుగా అసెస్మెంట్ ప్రాసెస్ను పక్షపాతం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది మరియు అక్కడే రుబ్రిక్స్ పాత్ర వస్తుంది ఇక్కడ రుబ్రిక్స్ మాకు ఆబ్జెక్టివ్ మార్కింగ్ గైడ్ను అందిస్తుంది దీనిని ముందుకు తీసుకువెళ్తే ఆ అభ్యాస ఫలితంలో అనలైజ్ లేదా క్రియేట్ వంటి ఇతర ఉదాహరణలు ఉన్నాయి మరియు మీరు ఉపయోగించిన చర్య క్రియ యొక్క రకంతో అమరికలో ఉన్న ఒక విమర్శ లేదా క్లిష్టమైన అంచనాను విశ్లేషించడానికి లేదా వ్రాయడానికి కేస్ స్టడీస్ వంటి వివిధ రకాల అంచనా పనులను అభ్యాస ఫలితంలో ఎంచుకోవచ్చు మరియు కుడి చేతి భాగంలో మీరు గమనించినట్లుగా కొలతలు రుబ్రిక్లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము ఈ ప్రక్రియను సాధ్యమైనంతవరకు ఆబ్జెక్టివ్ చేయాలనుకుంటున్నాము మీరు చేయాలనుకుంటున్న తదుపరి విషయం ఏమిటంటే మార్కింగ్ రుబ్రిక్ గైడ్ను రూపొందించడం మీ విద్యార్థుల పనితీరు ఆబ్జెక్టివ్ మార్గంలో గుర్తించబడే అసెస్మెంట్లను గుర్తించడానికి రుబ్రిక్ గైడ్ను గుర్తించడం లక్ష్యం కాబట్టి నేను చెప్పినట్లుగా ఇవి స్కోరింగ్ గైడ్లు ప్రామాణిక ఫార్మాట్ లేదు కానీ మీరు రుబ్రిక్లను ఎలా రూపొందించారు అనే దానిపై కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి రుబ్రిక్స్ ప్రధానంగా నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా రూపొందించబడ్డాయి మీ కోర్సు కోసం మీరు ఎంచుకున్న అసెస్మెంట్ టాస్క్ రకం ఆధారంగా నిర్దిష్ట మార్కింగ్ ప్రమాణాలు ఇది ఏమిటంటే ప్రతి నిర్దిష్ట ప్రమాణాలపై ఒక ఫోర్మాటివ్ అభిప్రాయాన్ని అందించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు విద్యార్థులు వారు ఎక్కడ బాగా పనిచేశారో మరియు భవిష్యత్తులో వారు ఏ ప్రమాణాలను మెరుగుపర్చాలో చూడాలి నేను ఈ సెషన్ను ప్రారంభించిన ఉదాహరణకి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లడానికి అక్కడ ఒక టిఎల్సి సభ్యుడు మీ ఉపన్యాసాన్ని విశ్లేషించారు ఆ ప్రత్యేక ప్రక్రియలో టిఎల్సి సభ్యుడు ఏ మార్కింగ్ ప్రమాణాలను లేదా మీ ఉపన్యాసం మూల్యాంకనం చేయబోయే ప్రమాణాలు పేర్కొనలేదు ఒక రుబ్రిక్ రూపకల్పన చేసేటప్పుడు అది చేసేది ఏమిటంటే ఆ ప్రమాణాలలో ప్రతిదానిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటుంది మరియు మీరు వారి తయారీ సమయంలో వారి అసెస్మెంట్కు ముందు మీ విద్యార్థులతో ఈ రుబ్రిక్లను పంచుకున్నప్పుడు విద్యార్థులు అసెస్మెంట్ కోసం బాగా సిద్ధం అవుతారు ఎందుకంటే ఇప్పుడు వారికి ఈ ప్రత్యేక అంచనా కోసం వారు అంచనా వేయబోయే ప్రమాణాలు తెలుసు కాబట్టి మంచి ధృడమైన రుబ్రిక్ విద్యార్థికి ఊహించిన దాని గురించి మరియు ఒక నిర్దిష్ట అంచనా కోసం వారు ఏ స్థాయి సాధనను లక్ష్యంగా చేసుకోవచ్చు అనే స్పష్టతను ఇస్తుంది వివరణాత్మక ఆబ్జెక్టివ్ ఫీడ్బ్యాక్ ద్వారా వారి అభ్యాసాన్ని మెరుగుపరచండి అంటే మరోసారి మీరు ప్రతి నిర్దిష్ట ప్రమాణాలపై వారికి అభిప్రాయాన్ని ఇచ్చిన తర్వాత వారు అంచనా వేసిన ఏ అంశంపై వారు బాగా పని చేస్తారనే దానిపై మరింత స్పష్టత ఉంటుంది మరియు వారు ఏ నిర్దిష్ట ప్రమాణాలను మెరుగుపరచాలి ప్రారంభంలో మీరు నిర్దిష్ట ప్రమాణాలు వేర్వేరు స్థాయిలు మరియు ఆ ప్రమాణాలకు సరైన వివరణను సెట్ చేయబోయే బలమైన రుబ్రిక్ రూపకల్పనకు కొంత సమయం పడుతుంది అయినప్పటికీ ఇది ఉపాధ్యాయులకు సమయం ఆదా చేసే పని మీ రుబ్రిక్స్ పంచడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరియు అది నిజంగా ఆబ్జెక్టివ్ ఉన్న స్థాయికి చేరుకున్న తర్వాత మీరు కనుగొనేది ఏమిటంటే మీరు 60 లేదా 100 చుట్టూ చూస్తున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థుల గణనలో ఇది మీ సమయాన్ని నిజంగా ఆదా చేస్తుంది మరియు మీరు అనుకుంటే ఈ ప్రమాణాలలో ప్రతిదానికి ఈ విద్యార్థులకు వ్యక్తిగత ఫీడ్బ్యాక్ ఇవ్వడం గురించి ఎక్కువ సమయం పడుతుంది అందువల్ల ఇది సమయం ఆదా చేసే పని మీరు గమనించే మరొక విషయం ఏమిటంటే మీరు ఒక నిర్దిష్ట రుబ్రిక్పై ఒకే కోహోర్ట్కు గుర్తించబడి మరో కోహోర్ట్కు మీరు అదే రుబ్రిక్ను ఉపయోగిస్తే మీ మార్కింగ్ మరింత స్థిరంగా మారుతుంది మరియు ఇది ఒక నిర్దిష్ట కోర్సులో విద్యార్థులు ప్రదర్శన ఎలా ఉందో పోల్చడానికి మంచి మార్గం మరియు మీరు ఒక కోహోర్ట్కు నుండి మరొకటి వరకు ఎలా బోధిస్తున్నారో పోల్చడానికి మంచి మార్గం చివరిగా నిజంగా తెలుసుకోవాలనుకునే విషయం ఈ రుబ్రిక్ సకాలంలో మరియు సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది ఫార్మాటివ్ అసెస్మెంట్ ఫీడ్బ్యాక్ ముఖ్యమని నేను ఇంతకు ముందే హైలైట్ చేసాను కాని ఆ అభిప్రాయాన్ని సకాలంలో ఇవ్వాలి నేను చెప్పినట్లుగా మీరు ఈ రుబ్రిక్ను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత ఇది సమయం ఆదా చేసే పని మరియు ఇది విద్యార్థులకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సమర్థవంతమైన మార్గం రుబ్రిక్ ఉపయోగించకుండా ఫీడ్బ్యాక్ పొందడం కంటే విద్యార్థులు ఈ ప్రక్రియను బాగా అభినందిస్తారని మీరు కనుగొంటారు కాబట్టి మేము ఈ రుబ్రిక్ను ఎలా రూపొందించాలి రుబ్రిక్ యొక్క అతి ముఖ్యమైన లేదా మూడు భాగాలు మొదట మీరు నిర్దిష్ట ప్రమాణాలను సెట్ చేయాలి వ్రాతపూర్వక నియామకానికి వేర్వేరు ప్రమాణాలు ఏమిటి మీ విద్యార్థులను మీరు గుర్తించబోయే మౌఖిక ప్రదర్శన యొక్క ప్రమాణాలు ఏమిటి మీ ప్రమాణాలు సెట్ చేయబడిన తర్వాత మీరు వివిధ స్థాయిల సాధనను సెట్ చేయాలి 3 లేదా 5 స్థాయిల కంటే ఎక్కువ సెట్ చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహించను ఎందుకంటే మీరు 8 లేదా 10 స్థాయిలను ఎంచుకుంటే ఆ ప్రతి స్థాయికి ఆబ్జెక్టివ్ వివరణ ఇవ్వడం మీకు చాలా కష్టమవుతుంది కాబట్టి మీ ప్రమాణాలు సెట్ చేయబడిన తర్వాత మరియు మీ స్థాయిలు ఆదర్శంగా సెట్ చేయబడినప్పుడు నేను 3 లేదా 5 స్థాయిలను ఇష్టపడతాను మీ తదుపరి పని ప్రతి స్థాయికి వెయిటేజీని కేటాయించడం ఈ సమయంలో మీరు అన్ని ప్రమాణాలను సమాన వెయిటేజీగా ఎంచుకోవచ్చని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను లేదా విద్యార్థులు మీపై ఎక్కువ దృష్టి పెట్టాలని మీరు కోరుకుంటున్నదానిపై ఆధారపడి వేర్వేరు ప్రమాణాలకు వేర్వేరు వెయిటేజీని కలిగి ఉంటారు నేను ఈ లింక్ను భాగస్వామ్యం చేసాను తద్వారా మీరు ఈ లింక్పైకి వెళ్లి వివిధ రుబ్రిక్ ఉదాహరణలను చూడవచ్చు ఇది కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం మరియు వారు వ్రాతపూర్వక నియామకం నుండి మౌఖిక ప్రదర్శన వరకు సమూహ ప్రదర్శన వరకు విస్తృతమైన రుబ్రిక్ ఉదాహరణలు కలిగి ఉన్నారు వారు ఇంజనీరింగ్ రంగంలో ఉండకపోవచ్చు వారు కళల నేపథ్యం లేదా చరిత్రకు చెందినవారు కాని రుబ్రిక్స్ ఎలా రూపొందించారో చూడటానికి ఆ ఉదాహరణలను పరిగణలో తీసుకోమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను చరిత్ర విద్యార్థులకు ఓరల్ ప్రేసెంటేషన్ అయిన వీటిలో ఒకదాన్ని నేను ఉదాహరణగా ఎంచుకున్నాను మరియు రుబ్రిక్ ఎలా రూపొందించబడింది మరియు రుబ్రిక్ యొక్క ముఖ్య భాగాలు ఏమిటో మీకు సరసమైన ఆలోచన ఇవ్వడానికి నేను ఈ ప్రమాణాలు మరియు స్థాయిలలో ప్రతిదాన్ని అనుసరిస్తున్నాను కాబట్టి మేము ఈ స్లైడ్ యొక్క ఎడమ వైపున చూస్తే మీకు ప్రమాణాలు ఉన్నాయని మీరు కనుగొంటారు మీరు మార్కింగ్ కోసం ఉపయోగించబోయే ప్రమాణాలు ఏమిటో పూర్తిగా మీ ఇష్టం ఈ ప్రత్యేక అధ్యాపక వ్యక్తికి ఇది మౌఖిక ప్రదర్శన వారు పరిశోధనను ఒక ప్రమాణంగా కంటెంట్ ప్రెజెంటేషన్ను రెండవ ప్రమాణంగా ఉపయోగించారు మరియు నేను తదుపరి స్లైడ్కు మారిన తర్వాత వారు ఏ ఇతర ప్రమాణాలను నిర్దేశించారో మీకు చూపిస్తాను హైలైట్ చేయవలసిన తదుపరి విషయం ఏమిటంటే వారు మూడు వేర్వేరు స్థాయిలను ఎన్నుకున్నారు వారు అత్యున్నత స్థాయికి అధునాతనమైన పదాన్ని ఉపయోగించారు మధ్య శ్రేణికి సమర్థులు మరియు ఇంకా తక్కువ స్థాయికి సమర్థులు కాదు మీరు మధ్య శ్రేణికి సగటును శ్రేష్ఠమైన శ్రేణికి అత్యుత్తమంగా వివిధ పరిభాషలను ఉపయోగించవచ్చు మరియు ఇంకా సమర్థులు కాదు మీరు దీనిని పేలవంగా కూడా పిలుస్తారు ఈ స్థాయిలలో ప్రతిదానికీ మీరు అత్యల్ప స్థాయిలో ఉన్నప్పుడు ఒక పాయింట్ మీరు మధ్యలో లేదా సమర్థ స్థాయికి వస్తే రెండు పాయింట్లు మరియు అధునాతన లేదా అత్యున్నత స్థాయికి మూడు పాయింట్లు కేటాయించారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఈ ప్రతి ప్రమాణానికి సమానమైన వెయిటేజీని ఇవ్వడానికి ఎంచుకోవచ్చు లేదా అధునాతనమైన మూడు పాయింట్లు ఉంటే పరిశోధన కోసం మీరు ఎంచుకోవచ్చు ప్రదర్శన యొక్క కంటెంట్ ఆరు పాయింట్లు కావచ్చు ఇది దాని బరువు కంటే రెండు రెట్లు ఎక్కువ మరియు ఒక నిర్దిష్ట లెర్నింగ్ అవుట్కం కోసం మీరు ఏ ప్రమాణాలు మరియు ఏ వెయిటేజీని కేటాయించాలనుకుంటున్నారో దాని ఆధారంగా ఇది పూర్తిగా మీ ఇష్టం కాబట్టి మనం ప్రమాణాలు మరియు స్థాయిలను సెట్ చేసిన తర్వాత ఈ స్థాయిలలో ప్రతిదానిలో వర్ణనలను వ్రాయడం కష్టతరమైన పని ఇక్కడ వివరణలు ఉన్నాయి కాబట్టి పరిశోధన కోసం వారు పరిశోధన పరంగా ఏమి చూస్తున్నారో చూద్దాం పరిశోధన కోసం వారు సమాచారం యొక్క నాణ్యత మరియు విస్తృత వర్ణపటం పరంగా చూస్తున్నారు కాబట్టి నాణ్యత పరంగా వారు సమాచారం ఖచ్చితమైనది వనరులు చట్టబద్ధమైనవి మరియు తగినప్పుడు వనరులు వైవిధ్యంగా ఉన్నాయా అని చూస్తున్నారు కాబట్టి ఒక విద్యార్థి వారి మౌఖిక ప్రదర్శనలో ఇవన్నీ అందించగలిగితే వారికి మూడు పాయింట్లు లభిస్తాయి కాబట్టి విద్యార్థి చాలా ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే కాబట్టి నేను ఇక్కడ హైలైట్ చేయదలిచినది ఈ అధునాతన స్థాయి మరియు సమర్థ స్థాయి మధ్య వ్యత్యాసం చాలా ఖచ్చితమైన పదాన్ని ఉపయోగించడం ద్వారా ఇక్కడ స్పష్టంగా వివరించబడింది అప్పుడు సమాచారం ఖచ్చితమైనది అంటే వారు మొత్తం సమాచారాన్ని అందించినట్లయితే ఖచ్చితంగా వారు 3 పాయింట్లను పొందబోతున్నారు కానీ దానిలో కొన్ని తప్పిపోయినట్లయితే కానీ చాలావరకు ఖచ్చితమైనవి మీరు రెండు పాయింట్లను పొందబోతున్నారు కొన్ని చిన్న లోపాలతో ఒక వనరు మరోసారి అన్ని వనరులు చట్టబద్ధమైనవి కావు ఒక వనరు ప్రశ్నార్థకం కావచ్చు మరియు వనరులు మంచివి కావచ్చు కానీ తగినంత వైవిధ్యంగా ఉండవు చివరిది సమాచారం నమ్మదగనిది లేదా సరికాని వనరులు చెల్లవు పరిశోధన యొక్క ప్రమాణాలలో నాణ్యతతో పాటు వారు అందించే సమాచారం విస్తృత సమాచారాన్ని కలిగి ఉండాలని మరియు రాజకీయ నేపథ్యం ఆర్థిక సామాజిక మరియు చారిత్రక మరియు భౌగోళిక కోణాల నుండి కవర్ చేయాలని వారు స్పష్టంగా పేర్కొన్నారు మరియు విద్యార్థి మొత్తం 5 కొలతలు చేర్చినట్లయితే వారు అత్యధిక 3 పాయింట్లను పొందుతారు వారు 5 కోణాలలో 4 మాత్రమే చేర్చినట్లయితే వారు 2 పాయింట్లను పొందుతారు మరియు వారు 3 లేదా అంతకంటే తక్కువ చేర్చారు అప్పుడు వారు 1 పాయింట్ పొందుతారు కాబట్టి నేను ఇప్పటివరకు వివరించిన దాని నుండి పొందవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఈ ప్రమాణాలను ప్రతి ఒక్కటి వివరించాలి ఈ పారామితులు ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా వివరించాలి కాబట్టి ఈ మౌఖిక ప్రదర్శనను గుర్తించే ఇద్దరు పరీక్షకులు ఉంటే వారు ఈ సమాచారం లేదా ఈ కాలమ్ ఈ కాలమ్ మరియు ఈ కాలమ్లో మీరు అందించిన వివరణ చూసి సబ్జెక్టివ్ ఆధారంగా విద్యార్థులను గుర్తించడం కంటే దానిని ఆబ్జెక్టివ్ మార్గంలో గుర్తించండి మరియు రుబ్రిక్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మీరు మార్కింగ్ను సాధ్యమైనంతవరకు ఆబ్జెక్టివ్ చేయాలనుకుంటున్నారు తదుపరి ప్రమాణం ప్రదర్శన యొక్క కంటెంట్ మరోసారి అధ్యాపక సభ్యుడు సమాచార వినియోగాన్ని ఉపయోగించడం ద్వారా ప్రెజెంటేషన్ యొక్క కంటెంట్ను స్పష్టంగా వివరించాడు మరియు ఆ కంటెంట్ ప్రెజెంటేషన్లో ప్రత్యేకమైన ప్రభావవంతమైన స్లైడ్లను కూడా చూశాడు మీరు ఈ వివరణలో ప్రతిదాన్ని మీ స్వంత సమయంలోనే చూడవచ్చు మరియు ఈ ప్రక్రియను సాధ్యమైనంత వరకు ఆబ్జెక్టివ్ చేయడానికి మీరు ఒక స్థాయిని మరొకటి నుండి వేరు చేయడానికి తగిన పదం లేదా వివరణను ఎంచుకోవాలి నేను చెప్పినట్లుగా కంటెంట్ ప్రెజెంటేషన్ మరియు పరిశోధన కాకుండా అధ్యాపక సభ్యుడు ఇతర ప్రమాణాలు కమ్యూనికేషన్ మరియు స్వీయ ఎవాల్యువషన్ ఉపయోగించారు ఎందుకంటే ఇది ఓరల్ ప్రెజెంటేషన్ కమ్యూనికేషన్ మీరు ఈ ప్రెజెంటేషన్లను గుర్తించేటప్పుడు ఒక ముఖ్యమైన ప్రమాణం కమ్యూనికేషన్ లోపల మరోసారి మీరు వివరణను పరిశీలిస్తే అది స్పష్టత మరియు శైలి గురించి ఇప్పుడు రచయిత స్పష్టత అంటే ఏమిటి మరోసారి వివరణాత్మక వివరణ ఉంది మీరు అత్యున్నత స్థాయిని 3 పాయింట్ మధ్యస్థం 2 పాయింట్ మరియు చివరిది 1 పాయింట్ అని చూస్తే అత్యధికంగా ప్రదర్శన స్పష్టమైన పరిచయం పరివర్తనాలు భాష ఉపయోగం మరియు ముగింపుతో పొందికగా ఉందని మీరు కనుగొంటారు స్పీకర్ ఈ విషయం యొక్క సన్నిహిత జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు అయితే మధ్య స్థాయికి ప్రదర్శన చాలా వరకు పొందికగా ఉంటుంది కానీ ఒకటి లేదా రెండు ముఖ్యమైన అంశాలు లేవు కాబట్టి ఇక్కడ మరోసారి మీరు ఈ ఓరల్ ప్రెజెంటేషన్లను గుర్తించే ఇద్దరు లేదా ముగ్గురు ఎగ్జామినర్స్ ఉంటే స్పష్టమైన వివరణ ఈ మార్కింగ్ను మరింత ఆబ్జెక్టివ్ చేస్తుంది మరియు మీరు విద్యార్ధిని స్థాయి రెండుగా గుర్తించినట్లయితే మేము మునుపటి స్లైడ్కు తిరిగి వెళితే మీరు విద్యార్థిని పరిశోధన కోసం అధునాతనమైనదిగా అలాగే ప్రదర్శన యొక్క కంటెంట్ కోసం అధునాతనంగా గుర్తించారని విద్యార్థులు చూస్తారు ఈ మార్కింగ్ రుబ్రిక్ గైడ్ను మీరు విద్యార్థులతో పంచుకున్న క్షణం వారు ఎక్కడ నిలబడి ఉన్నారో స్పష్టంగా తెలుసు మరియు వారు ఎందుకు మార్కులు కోల్పోయారు మరియు నేను ఈ సెషన్ను ప్రారంభించిన ప్రారంభ ఉదాహరణకి తిరిగి వెళుతున్నాను మీ మూల్యాంకనం మీకు కంటెంట్ ఆధారంగా స్పష్టమైన ప్రమాణాలను ఇచ్చి ఉంటే ప్రదర్శన తరగతి కోసం మీ తయారీ అలాగే కమ్యూనికేషన్ మీరు మీ మార్కులను ఎక్కడ కోల్పోయారో మరియు విషయాలు ఎక్కడ మెరుగుపడాలి అని మీకు తెలుస్తుంది మరియు ఇదే రుబ్రిక్ యొక్క ప్రయోజనం ఇంతటితో ఈ సెషన్ చివరికి వచ్చేశాము నేను ముగించే ముందు మేము ఈ సెషన్ను వివిధ రకాల అసెస్మెంట్లను నిర్వచించడం మరియు వివరించడం ద్వారా ప్రారంభించాను ప్రధానంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ మేము అప్పుడు కొన్స్ట్రుక్టీవ్ అలిన్మెంట్ సూత్రం ద్వారా వెళ్ళాము ఇది అసెస్మెంట్ టాస్క్లను లెర్నింగ్ అవుట్కం తో సమలేఖనం చేయాల్సిన అవసరం ఉందని మరియు బోధనా అభ్యాస కార్యకలాపాలు లెర్నింగ్ అవుట్కంతో మరియు ఆ అసెస్మెంట్ టాస్క్తో అమరికలో ఉండాల్సిన అవసరం ఉందని హైలైట్ చేస్తుంది మేము అప్పుడు అసెస్మెంట్ ప్లాన్కు వెళ్లాము అంటే సెమిస్టర్ ప్రారంభమయ్యే ముందు మొత్తం కోర్సు కోసం మీకు అసెస్మెంట్ ప్లాన్ ఎలా ఉంది మరియు మీ అసెస్మెంట్ ప్లాన్ మీరు అసెస్మెంట్ నిర్వహించబోయే విరామాలను స్పష్టంగా హైలైట్ చేయాలి ఇది ఏ రకమైన అసెస్మెంట్కు వెళుతుంది నిర్మాణాత్మకంగా సంక్షిప్తంగా ఉండాలి కానీ మరోసారి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక నిర్దిష్ట అభ్యాస ఫలితాన్ని పరిష్కరించడానికి రూపొందించిన అసెస్మెంట్ టాస్క్లు ఈ సెషన్లో నేను కవర్ చేసిన చివరి విషయం ఏమిటంటే మీరు రుబ్రిక్లను ఎలా రూపొందించారు మరియు రుబ్రిక్ల రూపకల్పన యొక్క మూడు ముఖ్యమైన భాగాలు స్పష్టమైన ప్రమాణాలను సెట్ చేయడం స్థాయిలను నిర్ణయించడం మరియు ఈ ప్రమాణాలు మరియు స్థాయిలలో ప్రతిదానికి వెయిటేజీని కేటాయించడం స్థాయిలు మరియు వెయిటేజీని కేటాయించడం చాలా తేలికైన పని కానీ ఈ రుబ్రిక్ను సాధ్యమైనంతవరకు ఆబ్జెక్టివ్గా చేయడానికి వివరణలు రాయడం కొంత సమయం పడుతుంది మరియు ఈ వివరణలను రాయడం ప్రారంభించడానికి మరియు నేను సూచించిన వెబ్సైట్లో మీరు వెళ్ళే కొన్ని ఉదాహరణలతో పోల్చడానికి మీ అందరినీ ప్రోత్సహిస్తాను మీ సమయానికి ధన్యవాదాలు మరియు మేము మా అసెస్మెంట్ ప్రసంగంలో విద్యార్థులను నిమగ్నం చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే బెన్ ఫ్రాంక్లిన్ సూచించినట్లు నాకు చెప్పండి నేను మరచిపోతాను నాకు నేర్పితే నేను గుర్తుంచుకుంటాను నన్ను పనిలో నిమగ్నం చేయండి నేను నేర్చుకుంటాను మీ సమయానికి ధన్యవాదాలు